అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై ఐఐటి కాన్పూర్ యొక్క ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది 6వ వారం మనము మాడ్యూల్ 6 లో ఉన్నాము మరియు ఇది లెక్చర్ నంబర్ 33 ఈ వారంలో మీకు తెలిసినట్లుగా నేను కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టి సారించాను చివరి ఉపన్యాసం లోనేను మీకు పరిచయం చేయడం ప్రారంభించాను కమ్యూనికేషన్కు అడ్డంకులు మరియు ఈ ఉపన్యాసం కూడా నేను వ్యక్తుల మధ్య లావాదేవీలపై దృష్టి సారించి కమ్యూనికేషన్కు అడ్డంకులతో కొనసాగించబోతున్నాను నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా చూద్దాం మునుపటి ఉపన్యాసం కమ్యూనికేషన్ అడ్డంకులతో ప్రారంభమైంది మీరు అర్థం చేసుకున్న అడ్డంకులు లేదా ఏదైనా మంచి ప్రభావానికి కమ్యూనికేషన్ అడ్డంకులు శారీరక మానసిక భావోద్వేగమానసికం గా ఏ రకమైన అడ్డంకులు అయినా కాబట్టి అవి బ్లాక్లుగా పనిచేస్తాయి ఆపై అవి కమ్యూనికేషన్ వైఫల్యానికి దోహదం చేస్తాయి లేదా అది తప్పుడు సమాచార మార్పిడికి దారితీయవచ్చు తరువాతి ఉపన్యాసంలోమనము తప్పుడు సమాచార మార్పిడిని చూడబోతున్నాముకానీ సరియైనది ఇది కమ్యూనికేషన్ వైఫల్యానికి కారణమవుతుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పంపినవారి రిసీవర్ వ్యక్తిత్వం నుండి ఉత్పన్నమయ్యే అడ్డంకులను కూడా మేము ప్రత్యేకంగా చూశాము ఆపై ఆ అడ్డంకులు ఎలా తలెత్తగలవోఏ స్థాయిలలో ప్రారంభించాలో నేను చర్చించాను ఎన్కోడింగ్ డీకోడింగ్ స్థాయి గురించి చర్చించడంతో ఇక్కడ ఒక సాధారణ కోడ్ను పంచుకోవడం అనేది మిస్ అవుతిందికాబట్టి ఇది ఒక సమస్య కావచ్చు ప్రజలు దానిని వివిధ స్థాయిలలో అర్థం చేసుకోవచ్చు కాబట్టి భాషకు కూడా ఒక సాధారణ చట్రం ఉండాలి సామాన్య ప్రజలు దానిని వేరే పద్ధతిలో అర్థం చేసుకోండిమీరు దానిని వేర్వేరు వ్యక్తుల సమూహానికి తీసుకెళ్లినట్లయితే శాస్త్రవేత్తలు లేదా గూఢచర్యలో పాల్గొన్న వ్యక్తులు కాబట్టి అర్థం మారవచ్చు పంపినవారు అతను లేదా ఆమె తన లక్ష్యం గురించి స్పష్టంగా తెలియకపోతే లేదా భాషను అనుచితంగా ఉపయోగించినట్లయితే కూడా ఈ అడ్డంకి ఏర్పడవచ్చు రిసీవర్ విషయంలో కూడా అదే జరగవచ్చునేను మీకు ఉదాహరణ ఇచ్చాను ఉపాధ్యాయ విద్యార్థి ఇక్కడ ఉపాధ్యాయుడు ఇరాక్ యొక్క చెడు ప్రభావాలను వివరించాలనుకున్నాడు ఇరాక్ యొక్క ప్రతికూల ప్రభావాలు మరియు విద్యార్థి దానిని పూర్తిగా వేరే విధంగా తీసుకున్నాడు ఎందుకంటే అతను సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మరియు అర్థం చేసుకోలేకపోవడం కమ్యూనిటీ అడ్డంకులు సాధారణంగా మానసిక స్వభావం కలిగి ఉంటాయి ప్రజలు దీనిని స్వీకరిస్తారు కమ్యూనికేషన్లో సారూప్యతను పరిగణనలోకి తీసుకుంటే నేపథ్యాలలో వ్యత్యాసం విస్మరించబడుతుంది అవగాహనలో వ్యత్యాసం మరియు అడ్డంకులకు కారణమయ్యే అంశాలు గత ఉపన్యాసంలో చర్చించబడ్డాయి ముగించేటప్పుడు నేను సానుభూతిని ఉపయోగించడం పై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అధిగమించే వ్యూహాల గురించి కూడా మీతో మాట్లాడాను ఇప్పుడు ఇందులో వ్యక్తిగత లావాదేవీలకు అడ్డంకులపై ఎక్కువ దృష్టి పెడదాంఇప్పుడు నేను మీకు చెప్పిన మునుపటి భావనతో కొనసాగండిపరిమిత ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కారణంగా కూడా ఇది జరగవచ్చు దాని అర్థం ఏమిటి కాబట్టి కొన్నిసార్లు మీకు తరచుగా అర్థం కాని సందర్భోచిత పరిస్థితి ఉంది సాధారణ సందర్భం ఏమిటి లేదా మీరు భాషను అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఎవరైనా యాసను ఉపయోగిస్తున్నారు ఎవరైనా పరిభాషను ఉపయోగిస్తున్నారు నేను ఒక సరళమైన ఉదాహరణ ఇస్తాను ఒక విద్యార్థికి బహుళజాతి సంస్థలో చాలా మంచి అవకాశం లభించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కంపెనీ మరియు తరువాత ఆమె మొదటి రోజున అడుగుపెట్టింది మరియు అప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆమె యజమానిని ఆకట్టుకోవాలనుకుంది కాబట్టి ఆమె బాస్ వద్దకు పదే పదే వెళ్లి ఆమె ఏదైనా ఉద్యోగం చేయగలదా అని అడిగింది ప్రశాంతంగా ఉండండి ఎటువంటి సమస్య లేదు కాబట్టి ఏదైనా పని ఉంటే నేను మీకు కాల్ చేస్తాను ఆపై మధ్యాహ్నం కొంత సమయం తరువాత అతను ఫోన్ చేశాడు ఆమెను మరియు తరువాత వారు చాలా బిజీగా ఉన్న సమావేశంలో ఉన్నారు మరియు తరువాత చాలా మంది ఇతర వ్యక్తుల కంపెనీలు నుండి వచ్చారు వచ్చారుకొంత చట్టపరమైన వివాదం ఉంది మరియు ఏదో జరుగుతోంది కాబట్టి తన పూర్తి పనిలో అతను పూర్తిగా ప్రజలతో చర్చించడంలో మునిగిపోయాడు అతను కేవలం ఆమె తన కోసం ఒక పత్రాన్ని తగలబెట్టగలదా అని అడిగినప్పుడు అతను నా కోసం దానిని తగలబెట్టగలరా అని అడిగాడు ఆపై అతను ఆ పత్రాన్ని ఆమెకు ఇచ్చాడు ఆమె డాక్యుమెంట్ తీసుకొని తన క్యాబిన్కు వెళ్లింది అతను నన్ను ఎందుకు అడుగుతున్నాడని ఆమె అనుకుంది దానిని కాల్చడానికి నేను దానిని నాశనం చేయాలని అతను కోరుకుంటాడు అది చాలా సురక్షితంగా ఉండవచ్చు కాబట్టి ఆమె ఒక అగ్గిపెట్టెను తీసుకొని ఆపై దానిని తగలబెట్టి ఆపై బూడిదను కూడా నిర్ధారించింది పూర్తిగా నాశనం చేసి ఆపై చెత్త డబ్బాలో సరిగ్గా ఉంచారు ఆపై ఆమె తన మొదటి పనిని చాలా చక్కగా చేసి కూర్చుంది చాలా గంటల తరువాత కోపంగా ఉన్న బాస్ ఆమెను పిలిచి ఏమి జరిగిందో అడిగాడు మీరు కాలిపోలేదా ఇంకా కాబట్టి నేను చాలా ముందుగానే దానిని తగలబెట్టాను సర్ అప్పుడు అది ఎక్కడ ఉంది కాపీ ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ కాలిపోవడం అంటే ఆఫీసులో వేరే విషయం అని ఆమెకు అనిపించింది మా రోజుల్లో మీరు బర్నింగ్ సిరీస్ను ఉపయోగించే విధానం మాదిరిగానే వాస్తవానికి DVDని బర్న్ చేస్తారు అంటే ఫోటోకాపీ తీసుకోండి దీని ఆమె చేరిన మొదటి రోజే ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడుఆ యాసకు సంబంధించి ఒక చిన్న జ్ఞానం లేకపోవడం వల్ల ఉపయోగించారు మరియు ఆమె పరిమిత ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కారణంగా ఆమెకు అర్థం కాలేదు ఇప్పుడు మనం మరిన్ని ఉదాహరణలను చూడవచ్చు కానీ మనం మరిన్ని ఉదాహరణలను చూస్తున్నప్పుడు మీరు చూడాలి వ్యక్తుల మధ్య లావాదేవీలకు సంబంధించి అడ్డంకుల యొక్క కొన్ని ఇతర అంశాల గురించి ముఖ్యంగా భావోద్వేగ జోక్యం గురించి కూడా తెలుసు చాలా సార్లు వ్యక్తుల మధ్య లావాదేవీలలో భావోద్వేగాలే ప్రధానమైనవి అవరోధం గా పనిచేస్తాయి భావోద్వేగ ప్రతిచర్యలుప్రతికూల వైఖరులు మరియు తప్పు సమయం ఎవరైనా ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు ఆపై మీరు వెళ్లి ఆ వ్యక్తికి ఆసక్తి లేని విషయం గురించి మాట్లాడండి కాబట్టి ఇది భావోద్వేగ అడ్డంకిని సృష్టించగలదు తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రదర్శించడం కూడా సందేశాన్ని వక్రీకరించే అవకాశం ఉంది అది ప్రేమ కావచ్చు ఇది సానుకూలమైనది కానీ అది ద్వేషం అసూయ కోపం ఆనందం దుఃఖం కావచ్చు అన్నీ జోక్యాలుగా పనిచేస్తాయి ఇప్పుడు దాచిన కొన్ని బహిరంగ భావోద్వేగ సంజ్ఞలు కౌగిలించుకోవడం వంటి సాంస్కృతికంగా ఇవ్వబడ్డాయి ఎక్కడో ఎవరైనా కేవలం వెచ్చదనం ఇవ్వడానికి చేతులు కలపడానికి లేదా నవ్వుతూ నమస్తే చెప్పడానికి కాబట్టి ఇవన్నీ సాంస్కృతికంగా ఇవ్వబడ్డాయి కానీ ప్రతికూల భావోద్వేగాలు మీరు వాటిని ఎక్కడ పొందారనే దానితో సంబంధం లేకుండా అడ్డంకులుగా పనిచేస్తాయి భయం భయం వంటి కొన్ని ప్రతికూల భావోద్వేగాలు అపార్థాలు కోపం చేదు ద్వేషంఅసూయఅనుమానం అపనమ్మకం బాధ ఆందోళన తక్కువ ఆత్మగౌరవం కూడా ఒక అవరోధంగా బాధగాఒత్తిడిగా పనిచేస్తాయి ఆపై ఆరోగ్య అలసట పరంగా అంటే ఎవరైనా ఎక్కువ పని చేస్తే ఆ వ్యక్తి మళ్ళీ తన ముందు ఉన్న సంభాషణకు భావోద్వేగపరంగా కట్టుబడి ఉండలేకపోయాడు అనారోగ్యంనొప్పి ఒక రకమైన శరీర నొప్పి ఎవరికైనా జ్వరం ఒక రకమైన అంగవైకల్యం మళ్ళీ ఇది వ్యక్తిని అంతర్గతంగా ప్రభావితం చేస్తుంది మానసికంగా వ్యక్తి చేయలేడు అతనికి లేదా ఆమెకు సరిగ్గా ముందు ఉన్న వ్యక్తితో సంభాషించడానికి ఇప్పుడు భావోద్వేగ జోక్యం ప్రతికూల భావోద్వేగాల గురించి ఇతర ఆసక్తికరమైన అంశాలు సానుకూలమైన వాటి కంటే ఎక్కువ జోక్యం చేసుకోండి కాబట్టిమీరు సాధారణంగా సానుకూలత గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి ప్రతికూల భావోద్వేగాల వలె హానికరం కాదు ఉదాహరణకు మీరు ఎవరైనా బెదిరించే వైఖరితో ఆధిపత్య వైఖరితో వెళితే అది అవతలి వైపు ఉన్న వ్యక్తిని రక్షణాత్మకంగా మారుస్తుంది అవతలి వ్యక్తి సందేశాలను తప్పుగా అర్థం చేసుకునే విస్మరించే లేదా అతిగా ప్రతిస్పందించే అవకాశం ఉంది వ్యక్తి రక్షణాత్మకంగా మారి అతను నాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటాడు అతను అణచివేత పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి నేను నన్ను నేను రక్షించుకోవాలి తద్వారా మళ్ళీ కమ్యూనికేషన్లో అవరోధంగా పనిచేస్తుంది అప్పుడు ఉపయోగించే భాష ఒక ప్రధాన అవరోధంగా పనిచేస్తుంది ఇది తమాషా విషయం భాష మీద మేము భాషా ఆటలు ఆడే అన్ని సమయాలలో మీకు తెలుసుఆపై మేము విషయాలు చెప్పము నేరుగా ప్రజలు దానిని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా మనకు ఇష్టం లేదు కమ్యూనికేషన్ చాలా ఊహలతో పనిచేస్తుందని మనకు తెలుసు మరియు తరచుగా పరిమిత ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్తో అంచనాలు మరియు భాగస్వామ్య అర్థాలు కానీ ఇప్పటికీ మనం రెండు అర్థాలతో పదాలను ఉపయోగించడం ఆనందిస్తాము కొన్నిసార్లు ఒకే అక్షరాలు ఉంటాయి కానీ ఉచ్చారణ మరియు అర్థం భిన్నంగా ఉంటాయి ఎందుకంటే అవి వ్యాకరణపరంగా భిన్నంగా ఉంటాయి నేను ఇక్కడ ఉంచిన కొన్ని ఉదాహరణలలో వర్గాలు క్రియ మరియు నామవాచకం కావచ్చు కాబట్టి కొన్నిసార్లు మీకు వ్యాకరణము వర్గం అర్థం కాకపోతే మీరు అర్థం చేసుకుంటారు పరిస్థితి పదం ఉపయోగించిన ప్రదేశం దానిని మళ్ళీ ఉచ్ఛరించే విధానం మీకు ఏమి చెప్పబడుతుందో మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు నేను ఇచ్చిన కొన్ని ఉదాహరణలను చూడండి ఇక్కడ ఒకే పదాన్ని వేర్వేరు ఉచ్చారణలు మరియు వేర్వేరు అర్థాలతో ఉపయోగించవచ్చు మొదటి ఉదాహరణను చూడండిమన తోట ఎంత ఉత్పత్తి చేయగలదో ఎవరూ నమ్మలేకపోయారు కాబట్టిఉత్పత్తి లేదా దిగుబడిమన తోట ఉత్పత్తి చేయగల ఉత్పత్తులుఅది ఎంత పెరగగలదు అనే కార్యాచరణ తదుపరిదాన్ని చూడండివారు స్థానిక థియేటర్లో ప్రాజెక్ట్ను ప్రొజెక్ట్ చేయబోతున్నారని పవర్ పాయింట్ రూపంలో ఉండండి వీడియో రూపంలో ఉండవచ్చు వారు దానిని ప్రొజెక్టర్పై చూపించే ప్రాజెక్ట్కు వెళుతున్నారు ఇది వ్రాసిన ప్రాజెక్ట్ స్థానిక థియేటర్లో జరిగే సర్వేలో భాగం చేయండి బ్యాండ్ వారి రికార్డును రికార్డ్ చేయడానికి స్టూడియోను బుక్ చేసింది రికార్డ్ అనేది వారి యొక్క ఒక రకమైన నిల్వ కార్యకలాపాల రికార్డు వాస్తవానికి ఆ సమయంలో దానిని రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తోంది తదుపరిది సమానంగా ఆసక్తికరంగా ఉంటుంది కట్టు గాయపడింది గాయం దానిని చుట్టడం లాంటిది మరియు అప్పుడు గాయం చుట్టూ ఏదైనా చుట్టడం గాయం అనేది గాయం మరో ఆసక్తికరమైన ఉదాహరణ మేము పోలిష్ ఫర్నిచర్ను పాలిష్ చేయాలి కాబట్టి మీకు తెలుసు మీరు ప్రకాశం గా ఉంచారు కానీ పోలిష్ ప్రజల నుండి పోలాండ్ నుండి వచ్చిన ఫర్నిచర్ను పోలిష్ చేస్తారు ప్రస్తుత క్షణం వంటి సమయం ఏదీ లేనందున బహుమతి ఇవ్వడానికి ఇది సమయం అని అతను భావించాడు మూడవ బహుమతి బహుమతి మొదటిది ప్రస్తుత సమయాన్ని సూచిస్తుంది రెండవది ఇచ్చే చర్య మరియు మూడవది బహుమతిని సూచిస్తుంది ఒకే పదం ఒకే స్పెల్లింగ్ను ప్రదర్శిస్తుందని మీరు చూడవచ్చుకానీ ఇది మూడు పదాలతో ఎలా పనిచేస్తుంది వేర్వేరు అర్థాలతో మరియు నేను ఉంచిన చివరి ఉదాహరణ మీరు మళ్ళీ పరిశీలిస్తే అది ఫన్నీగా ఉంటుంది నేను గత సాయంత్రం గడిపాను తదుపరిది అదే స్పెల్లింగ్ కానీ ఇది సాయంత్రం కాదు సాయంత్రం పదం నుండి కూడా మీరు ఏదైనా బయటకు తీసినప్పుడు మీరు దానిని సున్నితంగా చేయడానికి ప్రయత్నించినప్పుడుమీరు ప్రయత్నిస్తారు దానిని చదును చేయడానికిమీరు అసమానమైన కొన్ని వస్తువులను తొలగించడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు వాటిని సరిచేస్తారు మీరు వాటిని క్రమబద్ధీకరిస్తారు కాబట్టి నేను గత సాయంత్రం మురికి కుప్పతో గడిపాను మీరు ఇప్పుడు చూడగలరని నేను ఆశిస్తున్నాను ప్రజలు దీనిని వేరే కోణంలో ఉపయోగిస్తున్నారు స్పష్టంగా భాష కూడా ఈ సమస్యకు కారణమవుతుంది కాబట్టి ఈ సమస్యలలో కొన్నింటిని మనం ఎలా అధిగమించగలం ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా నేను ఇంతకు ముందు వివిధ సందర్భాల్లో చెప్పినట్లుగా ఫోన్లో అయినా లేదా ఫోన్లో అయినా కోపంగా ఉండే స్వరాన్ని ఉపయోగించడం మేము సంఘర్షణను పరిష్కరించినప్పుడు మీరు స్వరాన్ని తగ్గించుకోవాలి మరియు మీరు ప్రశాంతతను కొనసాగించాలి పంపినవారు ఆందోళన చూపాలి నమ్మకాన్ని పొందాలి మరియు విశ్వసనీయతను స్థాపించాలి ముఖ్యంగా ఏదైనా పరిచయం చేసే ముందు రిసీవర్ కళ్ళు మరియు తరువాత ఇది చేయవచ్చు స్థిరమైన మరియు ఊహించదగిన ప్రవర్తన ద్వారా మాత్రమే అంటే మీరు కొంత కాలానికి కమ్యూనికేషన్లో నమ్మకాన్ని పొందాలి ఆపై మీరు ఏదైనా చెప్పినప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఉదాహరణకు మీరు అధిక అధికారం మరియు అప్పుడు మీరు మీ కార్యాలయ సంస్థలో ఏదైనా పరిచయం చేయాలనుకుంటున్నారు మరియు మీరు దీన్ని పరిచయం చేస్తున్నారని ప్రజలు భయపడుతున్నారు ఇది కొత్త యంత్రం అని అనుకుందాం లేదా మీ మొత్తం కార్యాలయం ఉంటుంది అని మీరు చెబుతున్నారు ఆటోమేటెడ్ మరియు కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది మరియు కొత్త కంప్యూటర్లు వస్తాయి మరియు అవి ఉండాలి ఒక వారం వ్యవధిలో కంప్యూటర్ ద్వారా మాత్రమే ప్రతిదీ ఉపయోగించండి ఇప్పుడు ప్రజలకు మార్పుకు భయం ఉంటుంది ప్రజలు ప్రతిఘటిస్తారు ఇప్పుడు మీరు దానిని మాత్రమే విద్య వల్ల తొలగించవచ్చు మరియు పరిచయాల ద్వారా మీరు వారికి అవగాహన కల్పించాలి మీరు వారికి ఇవ్వాలి శిక్షణా కోర్సులు మీరు వాటిని వీడియోలలో చూపించాలిమీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్లు ఉండాలిమీరు వారికి చూపించాలి వారికి పరిచయం కల్పించాలివారికి మొదట అనుభవం ఇవ్వాలిఆపై ఇది ప్రమాదకరం కాదనిసాంకేతికత బాగానే ఉందనిఇది నాకు సహాయపడుతుందని వారు అంగీకరిస్తారు కాబట్టి అప్పుడు మీరు వారిని ఒప్పించగలుగుతారు అదేవిధంగా తప్పు సమయం కూడా వ్యక్తుల మధ్య లావాదేవీలకు చాలా ఘోరమైన అవరోధం కావచ్చు కాబట్టి ఒకరు ఉత్తమమైన మానసిక క్షణాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు కార్మికుడు జీతం పెంచమని అడగాలనుకుంటున్నాడు బాస్ అప్పటికే కోల్పోయాడు వేలాది రూపాయలు ఆపై అతను చాలా విచారంగా ఉన్నాడు ఆపై అతను ఒకే లావాదేవీలో ఓడిపోయాడు అతను చాలా డబ్బును కోల్పోయాడు ఆపై ఈ వ్యక్తి లోపలికి వెళ్లి ఆపై అతను పదోన్నతి కోసం అడుగుతాడు మరియు కొంత ఇంక్రిమెంట్ మరియు ఈ విషయం కాబట్టి స్పష్టంగా బాస్ కోపంగా ఉండే అవకాశం ఉంది కానీ అదే బాస్ ఒక వ్యాపారం ఉంది విజయం సాధించి ఆపై అతను చాలా డబ్బు సంపాదించాడు అప్పుడు అతను చాలా సంతోషంగా ఉంటాడు అదే సమయం ఈ వ్యక్తి లోపలికి వచ్చి సర్ అని చెప్తాడు ఆపై అతను అడుగుతాడు ఈ ప్రాజెక్ట్లో మీరు నాకు సహాయం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆపై మీరు దానిని చాలా బాగా చేశారని బాస్ స్వయంగా మెచ్చుకుంటాడు కాబట్టి మీకు ఏమి కావాలి ఆపై ఆ వ్యక్తి సర్ నాకు ఒక సెలవు కావాలి అని చెప్తాడు ఆపై మీరు పరిగణించగలిగితే నేను ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసాను కాబట్టి బాస్ అది సరే అని చెబుతారు మీరు సెలవును ఆస్వాదించడానికి వెళ్ళవచ్చు కాబట్టి సరైన సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమమైన వాటి ఎంపిక మానసిక క్షణం కూడా చాలా ముఖ్యమైనది నాకు ఒక సినిమా గుర్తుంది అందులో హీరో చాలా కంటి చూపుల తో సంప్రదించి సంప్రదించి తర్వాత కథానాయికకు ప్రపోజ్ చేస్తాడుఆపై చిరునవ్వు చిందించిఆ తరువాత అతను ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు మరియు అతను స్పష్టంగా అనుభూతి చెందుతాడు ఆమె నిజంగా అతని పట్ల ఆసక్తి కలిగి ఉందని ఆపై అతను ఒక కార్డు ఇచ్చి ఆపై అతను అని చెబుతాడు ఆమెను ఇష్టపడతాడు మరియు అతను ఆమెను తన జీవిత భాగస్వామిగా కలిగి ఉండాలని కోరుకుంటాడు కానీ ఆ అమ్మాయి అలా చేయదు సుమారు 3 రోజులు ఏదైనా చెప్పండి ఆపై ఆమె తదుపరి 3 రోజులు రాదు ఇప్పుడు కథానాయిక ఏమీ మాట్లాడకపోవడం వల్ల కథానాయకుడికి తీవ్రమైన గుండె నొప్పి వస్తుంది ఆపై కథానాయిక నిజంగా ఈ వ్యక్తిని ఇష్టపడుతుందని మాకు చెప్పబడింది కానీ ఆమె అలా చేయలేదు అతను ఇచ్చిన రోజు మరియు ఆమె తదుపరి వ్యక్తపరచాలని ఆలోచించినందున దానిని వ్యక్తం చేయండి ఆ రోజు ఆమె సోదరి ఆత్మహత్య చేసుకుంది మరియు తండ్రి సోదరి పారిపోయిందని ఆపై తండ్రి ఆమె ఎంపికను అంగీకరించలేదని చాలా కోపంగా ఉన్నాడు కాబట్టిఅతను ఆమె తన భాగస్వామితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు అది ఆమెను ప్రభావితం చేసింది ఆమెను ఒక బాధలో వదిలేసి దీనిని అంగీకరించాలా వద్దా అని ఆమె పూర్తిగా గందరగోళానికి గురైంది కాబట్టిసంబంధాన్ని అంగీకరించడానికి ఆమెకు కొంత పరిపక్వత ఇవ్వడానికి సమయం అవసరమైంది మరియు ఉత్తమ మానసిక క్షణం అతను వాస్తవానికి ప్రతిపాదన ఇచ్చినది కాదు కాబట్టి మీరు ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం అన్ని రకాల మానవ పరస్పర చర్యలలో మానసిక క్షణంతద్వారా అది విజయవంతమవుతుంది మరికొన్ని భాషా అడ్డంకులను చూద్దాం మరియు మీరు వీటిని ఎలా అధిగమించవచ్చో చూద్దాం ఒకే పదాలు వేర్వేరు సంస్కృతులలో వేర్వేరు విషయాలను ఎలా అర్ధం చేస్తాయనేదానికి మరిన్ని ఉదాహరణలు వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులకు సందర్భం చైనాలో కోకా కోలా వంటి ఒక ఉదాహరణ కైకో కేలా గా పరిచయం చేయబడింది ఇప్పుడు చైనీస్ భాషలో దీని అర్థం మాండలికాన్ని బట్టి మైనపుతో నిండిన మైనపు టాడ్పోల్ లేదా ఆడ గుర్రాన్ని కొరకడం ఇప్పుడు తరువాత వారు నోటిలో ఆనందం అని అర్ధం వచ్చే కోకో కోల్ గా మారారు కాబట్టి వారు దీనిని మార్చినప్పుడు ప్రజలు దానిని చాలా ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించారు ఎందుకంటే దీని అర్థం సాంస్కృతికంగా వారికి పూర్తిగా భిన్నమైనది ఆపై అది వారికి ఒక అనుభూతిని ఇచ్చింది వారు ఇంతకు ముందు ఇచ్చిన ఇతర ప్రతికూల అర్థానికి బదులుగా నోటిలో నిజంగా ఆనందాన్ని కలిగి ఉన్నారు అదేవిధంగా కొన్నిసార్లు అనువాదంలో అర్థం కోల్పోవచ్చు జనరల్ మోటార్స్ దక్షిణ అమెరికాలో చెవీ నోవాను ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉదాహరణను తీసుకోండి కారు మొదట్లో అమ్ముడుపోలేదు ఆపై వారు దానిని నోవా అని అర్థం అని కనుగొన్నారు అక్కడ కొత్త ఏదో వినూత్నమైనది వాస్తవానికి అనువాదంలో అది జరగదు అని అర్థం కాబట్టి ఇది విడ్డూరంగా ఉంది ఎందుకంటే వెళ్ళని కారును ఎవరు కొనుగోలు చేస్తారు అప్పుడు వారు గ్రహించారు వారు చేసిన పొరపాటు ఆపై వారు దాని స్పానిష్ మార్కెట్లలో కారుకు కారిబ్ అని పేరు మార్చారు కాబట్టి ఇది కరేబియన్ అని సూచిస్తుంది ఇది వారి సంస్కృతిలో భాగం మరియు వారు దానిని గర్వంగా సొంతం చేసుకోవచ్చు కాబట్టి అది మొత్తం మార్కెట్ను మార్చివేసింది ఆపై ప్రజలు దానిని సంతోషంగా కొనుగోలు చేయడం ప్రారంభించారు కాబట్టి భాష విషయానికి వస్తే మరోసారి మీరు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు మీరు అస్పష్టమైన లేదా బహుపది పదాన్ని ఉపయోగించినప్పుడు బహుపది పదం అనేక అర్థాలను కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు దానిని ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో సందర్భాన్ని చాలా స్పష్టంగా చెప్పండి మీరు అవతలి వ్యక్తికి చెప్తున్నారు దయచేసి దానిని స్పష్టం చేయండి మరియు ఏదైనా సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఉచ్చారణలో వైవిధ్యం అనేది తప్పుడు సమాచార మార్పిడికి కారణం కావచ్చు మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశాలను సానుకూల అశాబ్దిక సంజ్ఞలతో అనుసంధానించండి అశాబ్దిక సమాచార మార్పిడిపై మరికొన్ని ఉపన్యాసాలు ఇవ్వడానికి కానీ ప్రస్తుతం మీరు మీ శరీర భాష కూడా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో సరిగ్గా తెలియజేయగలదని గుర్తుంచుకోండి కాబట్టి అది వాస్తవానికి మీరు ఏదో చెబుతున్నారని ఇతర వ్యక్తులు అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది సానుకూలంగా ఇది మీ చేతి హావభావాల ద్వారా ప్రతికూలమైనది కాదు వారు అర్థం చేసుకోగలగాలి మరియు మీకు కూడా అర్థం కాని సాంస్కృతికంగా భిన్నమైన దృష్టాంతంలో అవసరమైతే భాష అవసరమైనప్పుడు అనువాదకుడు లేదా స్థానిక మాట్లాడేవారి సహాయం తీసుకుంటుంది కాబట్టి పరిస్థితులను అధిగమించడానికి ఇది మీకు మళ్ళీ సహాయపడుతుంది భాషపై మీ స్వంత అజ్ఞానం కారణంగా మీరు తప్పులు చేసే అవకాశం ఉన్న చోట లేదా మీరు పనిచేయడానికి ప్రయత్నించే పరిమిత ఫ్రేమ్వర్క్ ఒక రకమైన ఘర్షణ ఉందని మీరు అనుకున్నప్పుడల్లా మీరు మొత్తంగా ప్రశ్నలు కూడా అడగవచ్చు లేదా వ్యక్తుల మధ్య సంబంధాలలో అపార్థాలు వ్యక్తుల మధ్య సంభాషణ అడగండి మీరు చురుకైన శ్రోతగా ఉన్నప్పుడు మీరు చేసే విధానం మాదిరిగానే ప్రశ్నలు వివరణలు కోరండి మీ కమ్యూనికేషన్ అర్థం సులభంగా అర్థం అవుతుందని ఎప్పుడూ అనుకోకండి మనలో చాలా మంది మనం ఏదో చెప్పామని భావించే సాధారణ అపోహ ఇది అని గుర్తుంచుకోండి మరియు మేము దానిని 100 శాతం సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసాము మరియు అది మనకు ఉన్న భ్రమ కాబట్టి మీ కమ్యూనికేషన్ అర్థం సులభంగా అర్థం అవుతుందని ఎప్పుడూ అనుకోకండి మీరు దానిని సరిదిద్దండి మీ సందేశం గురించి స్పష్టంగా మరియు ఖచ్చితమైనదిగా ఉండండి అని మీరు చెప్పినప్పుడల్లా అనవసరమైన పదాలను ఉపయోగించవద్దు అస్సలు అవసరం లేనివి మీరు మీ మధ్య ఏదైనా చెప్పడం ప్రారంభించి పునరావృతం చేయండి ముగించేటప్పుడు మీరు నొక్కిచెప్పడానికి అదే విషయాన్ని మళ్ళీ చెప్పవచ్చు మధ్యలో ఉన్నట్లుగా సంగ్రహించండి వారికి అర్థం కాకపోతే మీరు పారాఫ్రేజ్ను సంగ్రహించడానికి ప్రయత్నించండి సరళమైన పదాలలో క్లిష్టమైన వాటిని పారాఫ్రేసింగ్ మరియు మీరు సంగ్రహించలేకపోతే మీ కోసం దానిని సంగ్రహించమని ఎవరినైనా అడగండి మరియు చురుకైన శ్రోతగా జాగ్రత్తగా మరియు ఓపికగా వినండి ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పటికీ అంతరాయం కలిగించవద్దు ఎందుకంటే మీరు నిజంగా మీ సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మీరు దానిని అర్థం చేసుకోవాలి మీ విమర్శకుల నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు మీ స్నేహితులు కంటే ఎందుకంటే స్నేహితులు సాధారణంగా మర్యాదగా ఉంటారు అప్పుడు వారు విమర్శించడానికి ఇష్టపడరు అప్పుడు వారు మిమ్మల్ని విమర్శించడానికి ఇష్టపడరు మీ శత్రువులు లేదా విమర్శకులు మిమ్మల్ని గట్టిగా విమర్శిస్తారు ఆపై మీకు చెబుతారు మీలోని ప్రతికూల లక్షణాలు మీలోని పరిమితులు మీరు అధిగమించగలిగేది మరియు విమర్శ ఇచ్చినప్పుడల్లా ఆత్మపరిశీలనను ప్రతిబింబిస్తుంది మరియు మీరు వారి ముందు తిరిగి ఆలోచించినప్పుడు విమర్శించే వ్యక్తి అర్థం చేసుకున్నట్లు భావిస్తాడు మీకు సలహాలు ఇస్తున్న వ్యక్తి మీరు చాలా శ్రద్ధగా ఉన్నారని భావిస్తారు మరొకరి మాట వింటే మీపై పోస్ట్ చేసిన విమర్శల ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు ఇప్పుడు చివరికి సాంకేతిక పరిజ్ఞానం పరంగా నేను చెప్పినదానిని త్వరగా తిరిగి పొందడం మరియు ఇప్పుడు చివరికి సాంకేతిక పరిజ్ఞానం పరంగా నేను చెప్పినదానిని త్వరగా తిరిగి పొందడం మరియు ఆ సాంకేతికత మన మానవ పరస్పర చర్యను అధిగమిస్తుంది ప్రపంచానికి మూర్ఖుల తరం ఉంటుంది ఇప్పుడు నెట్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రజలు ఎలా ఉన్నారో చూపిస్తుంది మొబైల్ బానిసలుగా మారడం మరియు సాంకేతికత అన్ని రకాల వస్తువులను ఎలా పూర్తిగా వ్యాపింపజేసింది స్నేహితులతో కాఫీ తాగడం లేదా బీచ్ లో ఒక రోజు గడపడం లేదా ఉత్సాహంగా గడపడం అనేవి కమ్యూనికేషన్ మీ జట్టు ఏ రకమైన క్రీడా కార్యకలాపాల్లోనైనా లేదా సన్నిహిత క్షణాల్లో లేదా మీరు ఉన్నప్పుడు కూడా పర్యటనలో మీరు సందర్శనా స్థలాలను ఆస్వాదిస్తున్నారు లేదా సన్నిహితులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు మొబైల్ వైపు చూస్తున్న ప్రతిసారీ అప్పుడు మీరు మానవులను చూడటం లేదు మీరు కంటి సంబంధాన్ని కొనసాగించడం లేదు ఇప్పుడు ఈ సాంకేతికత నిజంగా ఈ స్థాయికి చేరుకుంది ఆపై ఇది చాలా అడ్డంకులను కలిగిస్తోంది మేము మొబైల్ మరియు టెలిఫోన్ వాడకం గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా చిట్కాలు ఇచ్చాను కానీ కమ్యూనికేషన్ పరంగా మరియు సాంకేతికత కారణంగా వచ్చే అడ్డంకుల పరంగా ఆలోచనను ముగించడం మీరు ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా ఉపయోగించగల అధిగమించే వ్యూహాలు ఏమిటి మీరు నిజంగా ఎవరినైనా వ్యక్తిగతంగా కలుసుకోగలిగితే మరియు కనీసం కమ్యూనికేషన్ కోసం సహాయపడుతుంది అప్పుడు మీరు ఫోన్లో ఉన్న వ్యక్తితో మాట్లాడకూడదు మరియు తగిన మాధ్యమాన్ని ఉపయోగించాలి కాబట్టి మాట్లాడే రూపం వ్రాతపూర్వక రూపం అశాబ్దిక రూపం ఈ మూడూ ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరు ఏదైనా వ్రాసి వారికి పంపగలిగినప్పుడు మాట్లాడతారు మీరు వ్రాసే వ్యక్తి మరియు కొన్నిసార్లు అశాబ్దిక సంజ్ఞలు ఎవరైనా అడుగుతున్నారని అనుకుందాం మీరు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న మీరు నవ్వవచ్చు ఆపై మీరు అలా చేస్తారని సూచించవచ్చు దానిపై మరియు మీరు ఉపయోగించే ఛానెల్పై వ్యాఖ్యానించాలనుకోవడం లేదు కాబట్టి మీరు ముఖాముఖి కమ్యూనికేషన్ను ఒకటి నుండి ఒక స్థాయికి లేదా ఒకదానికొకటి సమూహంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంటున్నారా మీరు సమూహంలో ఉన్నప్పుడు టెలిఫోన్ కాన్ఫరెన్స్ మోడ్ను ఉపయోగిస్తారా మీరు మాస్ కమ్యూనికేషన్ కోసం రేడియోను ఉపయోగించాలనుకుంటున్నారా మీరు టెలివిజన్ను ఉపయోగిస్తారా లేదా టైప్ చేసిన అక్షరాలను మాత్రమే ఉపయోగిస్తారా లేదా చేతితో వ్రాసిన లేదా ఇమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ఇప్పుడు మీరు అవసరమైన తగిన కమ్యూనికేషన్ విధానానికి తగిన మాధ్యమాన్ని ఉపయోగించాలనుకుంటున్నారని మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడు చాలా సందర్భాలలో మీరు ముఖాముఖి కమ్యూనికేషన్ను ఉపయోగించగలిగితే ఎస్ఎంఎస్ పంపవద్దు లేదా పంపవద్దు మీరు ఇమెయిల్ ద్వారా ఏదైనా పంపగలిగితే ఇమెయిల్ మరియు దీనికి విరుద్ధంగా కూడా వర్తిస్తుంది వ్యక్తిని ముఖాముఖి కలవడానికి బాధపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దూరం ఉంటే ఎక్కువ సమయం ఉండి ఆపై అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు ఇమెయిల్ను కూడా ఉపయోగించవచ్చు కానీ చివరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మితిమీరిన వినియోగాన్ని నివారించడం అంటే ఇమెయిల్లో ఉపన్యాసంలో మనం చాలా చర్చించిన చాలా మెయిల్స్ పంపడం మర్యాదలు మరియు నెటిక్వేట్ కానీ ఇప్పటికీ గుర్తుంచుకోండి పొడవైన ఇమెయిల్లను పంపవద్దు మీరు డబ్బు చెల్లించడానికి ఇబ్బంది పడకపోయినా ఎక్కువసేపు ఫోన్ కాల్స్ చేయవద్దు మీరు ఆ వ్యక్తిని కలుసుకోవడం మంచిది లేదా మీరు వ్యాపారం లాగా ఉండి ఆపై మీ వ్యాపారంలో కొంత భాగాన్ని జోడించండి వ్యక్తిగత స్పర్శ అనేది సన్నిహితంగా ఉంటే కానీ మీరు మీ సమయాన్ని ఆదా చేసేలా ముగుస్తుంది అప్పుడు అవతలి వ్యక్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ఫోన్ను దుర్వినియోగం చేయడాన్ని గౌరవించండి మొదలైనవి మీరు దానిని చాలా జాగ్రత్తగా చూడాలి ఉదాహరణకు మీరు ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎస్ఎంఎస్ ఉపయోగించి రహస్య విషయాలను అడగడం మరియు అప్పుడు మీరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు లేదా విశ్వవిద్యాలయం అధిపతికి ఒక ఎస్ఎంఎస్ పంపుతారు ఈ ఇంటర్వ్యూలో నన్ను ఎంపిక చేశారా అని అడిగే దయచేసి సమాధానం ఇవ్వండి ఇప్పుడు దాదాపు 100 శాతం ఎవరూ ఈ ఎస్ఎంఎస్కు స్పందించరు చట్టపరమైన బాధ్యతలు ఉన్నాయి మీరు అడిగినప్పటికీ ఎస్ఎంఎస్ ద్వారా చాలా సులభంగా చెప్పలేని కట్టుబాట్లు ఉన్నాయి ఇమెయిల్ ద్వారా కొన్నిసార్లు ఫోన్లో కూడా బహిర్గతం చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి ఆ సందర్భాలలో ముఖ్యంగా గోప్యమైన విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అడగకూడదు కాబట్టి మీరు అడిగినప్పుడు మరియు సమకాలీన కాలంలో అది మంచిది అనిపించదు ఈ రోజుల్లో మీకు ఫేస్బుక్ మెసెంజర్ వాట్సప్ ఉన్నప్పుడు చెత్త ఉపయోగం జరుగుతోంది మెసెంజర్ లేదా మీరు ఇతర వ్యక్తికి సందేశం పంపగల ఏ విధమైన మెసెంజర్ అయినా కొన్ని బటన్లను తాకినప్పుడు మరొక చివర ఆపై మీరు ఏదైనా టైప్ చేసి ఆపై పంపండి ఇప్పుడు మీరు తగిన విధంగా ఉపయోగిస్తున్నారా అని చూడాలి కొన్నిసార్లు మీరు ఒక వ్యక్తిని అడుగుతారు వచ్చి ఒక కార్యక్రమాన్ని ఏకీకృతం చేయండి ఆపై అతను ఇచ్చిన చాలా ముఖ్యమైన విఐపి అని చెప్పండి అతను మీ స్నేహాన్ని గౌరవించినందున సంఖ్య కానీ మీరు ఆ వ్యక్తిని అడిగినప్పుడు మీరు చేయగలరా ఈ రోజు ఈ కార్యక్రమానికి రండి ఈ సమయంలో వాట్సప్ ద్వారా పంపండి లేదా పంపండి ఫేస్బుక్ ద్వారా ఇది అవతలి వ్యక్తిని కించపరుస్తుంది ఎందుకంటే సాధారణ మర్యాద అటువంటిది మీరు వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో ఆ వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నారా అని తెలుసుకోవడానికి అవతలి వ్యక్తిని ఆహ్వానించండి అప్పుడు మీరు అపాయింట్మెంట్ను ఫిక్స్ చేస్తారు లేదా కనీసం మీరు ఫోన్లో ఆ వ్యక్తికి కాల్ చేసి వెళ్ళే ముందు అపాయింట్మెంట్ను ఫిక్స్ చేస్తారు కాబట్టి యాదృచ్ఛిక సందేశాలను పంపడం ఆపై మీరు దీన్ని చేయగలరా లేదా అని ఎవరినైనా అడగడం కాబట్టి నేను మీరు ఇవ్వగలరా అని అడుగుతూ ఇటీవల ఫేస్బుక్లో ఒక ఆసక్తికరమైన సందేశం వచ్చింది సిఫార్సు లేఖ నేను మిమ్మల్ని ఫేస్బుక్లో మాత్రమే తెలుసు అని తిరిగి సందేశం పంపాను గత మూడు నెలలుగా స్నేహితుడిని ఆపై మూడు నెలల్లో నాకు మీ నుండి తరచుగా సందేశాలు మాత్రమే వచ్చాయి మరియు నాకు విద్యాపరంగా ఏమీ రాలేదు కాబట్టి నేను మీ గురించి చెప్పగలిగేది ఏమిటంటే నేను మిమ్మల్ని మూడు నెలలుగా ఫేస్బుక్ మెసెంజర్ స్నేహితుడిగా తెలుసు కాబట్టి సిఫార్సు లేఖ ఇవ్వడం లేదా కొన్ని విషయాల గురుత్వాకర్షణను మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ముఖ్యమైన సంఘటన సందేశం కోసం ఎవరినైనా ఆహ్వానించడం సరైనది కాదు మరియు మీరు దానిని ఉపయోగించడానికి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలి మరియు వీటిని వాస్తవానికి చేయడానికి మీరు తగిన సమయాన్ని మరియు మాధ్యమాన్ని సృష్టించాలి కొన్నిసార్లు ఇమెయిల్ కూడా అధికారిక సమాచార మార్పిడిగా అంగీకరించబడుతుంది కానీ కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మీరు వారిని పిలవాలని వారితో చర్చించాలని లేదా మీరు వారిని కలుసుకుని వారితో మాట్లాడాలని కూడా ప్రజలు ఆశిస్తారు కాబట్టి అధిక వినియోగాన్ని నివారించండి మరియు చివరగా నేను చాలా ప్రేరేపించే రచయిత బ్రియాన్ ట్రేసీ తన పుస్తకం నుండి ప్రేరేపించే కోట్ తో వదిలివేయాలనుకుంటున్నాను వ్యక్తిత్వ అభివృద్ధి సమయ నిర్వహణ లక్ష్యం మొదలైన వాటిపై చాలా పుస్తకాలు రాశారు మరియు ఇది కమ్యూనికేషన్పై ఆయన ప్రసిద్ధ కోట్ ఎందుకంటే నేను చెప్పినప్పుడు కూడా మీలో చాలా మంది ఆలోచిస్తారు మీరు కమ్యూనికేషన్ను అభివృద్ధి చేయలేరు మీరు నిపుణుడిగా ఎలా మారవచ్చు అనే మీ స్వంత భయాలను కలిగి ఉంటారు కానీ కమ్యూనికేషన్ అనేది మీరు నేర్చుకోగల నైపుణ్యం అని ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకోండి అది సైకిల్ స్వారీ చేయడం లాంటిది లేదా టైపింగ్ మీరు దానిపై పని చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు మీ జీవితంలోని ప్రతి భాగం యొక్క నాణ్యతను వేగంగా మెరుగుపరుచుకోవచ్చు కాబట్టి మీరు ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసిన విధంగానే ఈ నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను సైకిల్ సైక్లింగ్ లేదా ఈత లేదా జాగింగ్ వంటివి కాబట్టి ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి మరియు నేను మీకు చెప్పబోతున్నట్లుగా మీరు దీన్ని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ జీవితంలోని ప్రతి భాగం యొక్క నాణ్యతను మెరుగుపరచండి మరియు దానితో పాటు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోండి ధన్యవాదాలు నేను మీకు అన్ని విజయాలను కోరుకుంటున్నాను మరియు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు